అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై నా ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు స్వాగతం ఇది మొదటి వారం మరియు మీరు ఈ కోర్సు నుండి నేర్చుకోబోయే పాఠాల మొదటి సెట్లో ఇది మొదటి మాడ్యూల్ ఇప్పుడు ఈ మాడ్యూల్లోనేను మీకు కోర్సును పరిచయం చేయాలనుకుంటున్నానుఆపై మీరు కోర్సు నుండి మీ లాభాన్ని ఎలా పెంచుకోవాలో కొన్ని చిట్కాలను ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడునేను ప్రారంభించడానికి ముందునేను మిమ్మల్ని ఒక ప్రాథమిక ప్రశ్న అడగాలనుకుంటున్నానుః నేర్చుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి అభ్యాసాన్ని మీరు ఎలా నిర్వచించాలనుకుంటున్నారు లేదా మీకు నేర్చుకోవడం అంటే ఏమిటి కాబట్టి మీరు ఈ కోర్సు నుండి నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నారు కానీ మీరు నిజంగా మీ అభ్యాసాన్ని ప్రారంభించే ముందు నేను కేవలం ఈ కోర్సుకు సంబంధించినంతవరకు నేర్చుకోవడం అంటే మీకు ఏమిటో మీకు స్పష్టమైన అవగాహన ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేర్చుకోవడం గురించి సాధారణ భావనలు లేదా అపోహలు ఏమిటి మొదట దాని గురించి చూద్దాం మరి ఇది మీకు కూడా అర్థమవుతుందా నేర్చుకోవడం అంటే మీకు కేవలం పాఠ్యపుస్తకాల నిండి ఉండటమేనా మీకు ఏయే పుస్తకాలు ఇస్తారు మీరు ఆ పుస్తకాలను నిండి ఉంటారని దీని అర్థం లేదా గుర్తుంచుకున్న ఆలోచనలను బుద్ధిహీనంగా పునరుత్పత్తి చేస్తారా కాబట్టి మీరు అక్కడ ఏమి ఉందో అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడరు కానీ అప్పుడు మీరు కేవలం గుర్తుంచుకుని దానిని పునరుత్పత్తి చేస్తారు దీని అర్థం డిగ్రీ లేదా సర్టిఫికేట్ రూపంలో కాగితంపై ఏదైనా పొందడం లేదా మీరు సేకరించిన ధృవపత్రాలు డిగ్రీలు మరియు పతకాలను ఎవరికైనా చూపిస్తున్నారని దీని అర్థం ఇది కేవలం జ్ఞానాన్ని పెంచడమేనా నేర్చుకోవడం అంటే మీరు మీ జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉంటారా ఇది కేవలం అదేనా లేదా గుర్తుంచుకునే మరియు పునరుత్పత్తి చేసే మీ సామర్థ్యమా లేదా అది చేస్తుంది మీరు వాస్తవాలను సేకరించిఆపై వాటిని భవిష్యత్ ఉపయోగం కోసం నిల్వ చేస్తారని అర్థం నేర్చుకోవడం అంటే అర్థం ఏమిటి కొంతమందికి నేర్చుకోవడం వారు చెబుతారు అన్ని తరువాత ఇది ఒక శోధన అర్థం కోసం ప్రయోజనం కోసం అన్వేషణ మరియు కొంతమందికి ఇది కేవలం మీ సామర్థ్యాన్ని సూచిస్తుంది వాస్తవికతను అర్థం చేసుకోండి మరియు దానిని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయగల నిర్వచనాలు ఏవైనా వాటిలో చాలా వరకు చాలా సాంప్రదాయకంగా ఉన్నాయి మీరు నేర్చుకోవడాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను మరియు నేర్చుకోవడం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానుః నాకు నిజమైన అభ్యాసం వాస్తవానికి పర్యావరణంతో మానవ పరస్పర చర్య అంటే ప్రవర్తనలో శాశ్వత మార్పుకు దారితీస్తుంది పర్యావరణంతో మానవ పరస్పర చర్య శాశ్వతతంగా ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది దీని అర్థం పరిసరాలతో లావాదేవీలు జరిపే మీ సామర్థ్యం మీ ఇంద్రియ అవగాహన లేదా పర్యావరణం లో అందుబాటులో ఉన్న వాటితో విషయాలను గమనించడం కానీ నేర్చుకోవడం అక్కడితో ఆగదు కానీ అది మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మరియు మీ ప్రవర్తన ను మార్చడానికి అనుమతిస్తుంది మరియు తాత్కాలికంగా మాత్రమే కాదు మీ ప్రవర్తనలో శాశ్వత మార్పు చేయడం అనేది నేర్చుకోవడం యొక్క నిజమైన లక్ష్యం కావాలి ఇప్పుడు నేర్చుకోవడం యొక్క నిజమైన లక్ష్యం అదే అయితే ఈ కోర్సు సాఫ్ట్ స్కిల్స్ మరియు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మీరు అలా అనుకోలేదా ఈ కోర్సు కేవలం నేను మీకు ఇచ్చేదాన్ని గుర్తుంచుకోవడం వల్ల మీకు సహాయం చేయదు మరియు మీ ప్రవర్తన అవసరమని మీరు అర్థం చేసుకుంటే మీకు ఇచ్చిన దానితో మార్పు అవసరంనేర్చుకోవడం అంటే ఏమిటో మీకు అర్థం అయి ఉంటుంది ఇప్పుడు మీరు నేర్చుకునే ఈ అంశాన్ని అర్థం చేసుకుంటే దీని అర్థం మరియు ఒక నిర్దిష్ట చిక్కులను ఇస్తుంది ఉదాహరణకు అన్ని అభ్యాసాలు పుస్తకాలు చదవడం ద్వారా జరగవు నిజానికి పుస్తకాల మధ్య ఏముంది లైన్ల మధ్య ఏముందిసాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేయగల మీ సామర్థ్యం గురించి మీకు మరింత తెలియజేసే ఉప వచనం కాదు పుస్తకాల నుండి అక్షరార్థంగా నేర్చుకున్నది మరియు ఆసక్తికరంగా చాలా వరకు నేర్చుకోవడం తరగతి గదుల వెలుపల జరుగుతుంది చాలా వరకు అభ్యాసం తరగతి గదుల వెలుపల జరుగుతుంది ఇది తరగతి గది లోపల కాదు తరగతి గది వెలుపల జరుగుతుంది అప్పుడు మీ అభ్యాసం చాలా వరకు పర్యావరణంతో మీ పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది వాతావరణం కొన్నిసార్లు తరగతి గది కావచ్చు కొన్నిసార్లు అది కేవలం స్నేహితులు కావచ్చు అంటే వివిధ రూపాల్లో ఉన్న వ్యక్తులు అది మీ గురువులు కావచ్చు మీ శత్రువులు కూడా కావచ్చు అది మీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా పొరుగువారు కావచ్చు అది ఒక మత నాయకుడు కావచ్చు ఇది మీరు పరస్పరం మరియు నేర్చుకోగల మానవ వనరుల రూపంలో ఎవరైనా కావచ్చు ఇది పుస్తకాలు కావచ్చుఇది చాలా ఆసక్తికరమైన మరియు ప్రభావవంతమైన సినిమాలు కావచ్చు ఇది కేవలం ప్రకృతి కావచ్చు ప్రకృతిని చూడటం వల్ల ఎంతో మంది కవులు తత్వవేత్తలురచయితలు మరియు నాయకులు చాలా మంది ఉన్నారు మనం హెర్మన్ హెస్సే సిద్ధార్థ పాత్రను చదివితే ఫెర్రీ మ్యాన్గా నటించిన వాసుదేవ అనే పాత్ర ప్రజలను నది యొక్క ఒక ఒడ్డున నుండి మరొక ఒడ్డుకు తీసుకువెళుతోంది మరియు అతను చెప్పాడుఅతను నది నుండి చాలా నేర్చుకుంటాడు అతని విద్య అంతా నది నుండి అని అతను చెప్పాడు అతను చాలా నేర్చుకోగలడు కాబట్టి నేర్చుకోవడం మొదట మీరు అర్థం చేసుకోవాలి పుస్తకాలు మాత్రమే కాదు తరగతి గది నుండి నేర్చుకునేది కాదు మీరు దానితో పరస్పర చర్య చేయడం ద్వారా పర్యావరణం నుండి నేర్చుకోవచ్చు మరియు పర్యావరణంలో తరగతి గది వాటిలో ఒకటి కావచ్చు కానీ అది తరగతి గది బోధనకు మించినది ఇప్పుడు ప్రవర్తన మార్పుకు దారితీయకపోతే ఏ విధంగా నేర్చుకున్నా అది అస్సలు నేర్చుకోదు ఇది మరొక ఆసక్తికరమైన అంశం మీరు ఏది నేర్చుకున్నా అది మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పుకు దారితీయకపోతే కాబట్టి విద్యావంతులు అని పిలవబడే యువకులపై ప్రజలు అరవడం వికలాంగులకు స్థలం ఇవ్వడం లేదని మీరు విన్నారు సరే వెనుకబడిన వ్యక్తి ఆపై వారు స్థలం ఇవ్వడం లేదు మరియు సీటు ఉన్నప్పటికీ అది ఇది వెనుకబడిన వ్యక్తుల కోసం మరియు ఒక రకమైన వైకల్యం వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది అని వ్రాయబడింది మరియు వారు స్థలం ఇవ్వడం లేదు లేదా వారు పెద్దలకు స్థలం ఇవ్వడం లేదు కాబట్టి ప్రజలు వారిని ఇలా అడుగుతారుః మీరు విద్యావంతులు కాదా అని సూచించేది ఏమిటంటే మీరు విద్యావంతులుగా కనిపిస్తారు కానీ అది మీ ప్రవర్తనలో మీ చర్యలో చూపబడదు ఇప్పుడు మీరు నిజమైన పాఠాలు నేర్చుకోలేదని ఇది చూపిస్తుంది మీ ప్రవర్తన రూపంలో ఏది ప్రభావితమైనా అది మీరు నేర్చుకున్న విషయం అని మనము చెప్పగలం మీరు దీనితో ఏకీభవిస్తే ఈ కోర్సు మీకు ఏమి చేయగలదు ఉత్తమంగా ఈ కోర్సు మీకు నేర్చుకోవడానికి చాలా అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది కానీ ఇది మీకు ఈ అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తున్నప్పటికీ కొన్ని ఐఎఫ్ఎస్ మరియు బట్స్ ఉన్నాయి కానీ నేను మరోసారి దానికి వచ్చే ముందు నేను మీకు ఈ ప్రశ్న అడుగుతాను ఈ కోర్సు మీకు ఏమి చేయగలదు ఇది మీ జీవితాన్ని మార్చగలదు ఇది మీరు చేసిన ఒకే ఒక కోర్సు కావచ్చు మరియు అది మీ జీవితాన్ని మార్చివేసింది అది మీ ఆలోచనలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది మీ దృక్పథాన్ని మార్చగలదు ఇది మీ వృత్తిని అభివృద్ధి చేయగలదు మీ వృత్తిని సుసంపన్నం చేయగలదు మీ వ్యక్తిగత సంబంధాలను సుసంపనం చేయగలదు ఇది మీ సంతోషాన్ని పెంచుతుంది ఇప్పుడుఇది ఈ పనులన్నింటినీ చేయగలదు కానీ ఒకవేళ అది ఏమిటి మీరు మార్చాలనుకుంటే కోర్సు మిమ్మల్ని మార్చగలదు మీరు మాత్రమే కోరుకుంటే మీలో ఆ మార్పు జరగాలంటే అప్పుడు కోర్సు మిమ్మల్ని మార్చగలదు మీరు గుర్రాన్ని నీటిలోకి నడిపించగలరు కానీ దానిని త్రాగించలేరు అనే సామెత గురించి మీరు వినే ఉంటారు నేను ఒక బోధకుడిగా వారికి అనుకూలమైన వాతావరణాన్ని మీ సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం నేర్చుకోండి కానీ మీరు అభ్యాసకుడిగా లేకపోతే మార్పు చేయడంలో ఆసక్తి ఉన్నందున మార్పు చేయమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయలేను మీరు కోరిక కలిగి ఉండాలి మీరు మార్పును కోరుకోవాలి ఇప్పుడు మీరు మార్పును కోరుకోవాలి మీరు మారగలరని మీరు విశ్వసించాలి ఎందుకంటే మీరు మీ నమ్మకాలను సవరించగలిగితేనే మార్పు సంభవిస్తుంది మీరు మార్చగలరని మీరు నమ్మాలి మరియు మీ నమ్మకాన్ని మార్చుకోవడానికి మీరు సుముఖంగా ఉండాలి మరియు మీరు కోర్సు పై విశ్వాసం కలిగి ఉండాలి కోర్సు మిమ్మల్ని మార్చగలదనే నమ్మకం సానుకూలంగా ఉండటానికి ఈ కోర్సు మీకు సహాయపడుతుందని మీరు నమ్మడం ప్రారంభిస్తే మీ ప్రవర్తనలో మార్పు మరియు బోధకుడిపై విశ్వాసం కలిగి ఉండండి అప్పుడు మీరు మీ ఆలోచనలను సవరించడం ప్రారంభిస్తారు మీరు మీ మొత్తం ప్రవర్తనను మార్చుకోగలిగే విధంగా మీ ఆలోచనలను కదిలించడం ప్రారంభిస్తారు మరియు చాలా నేర్చుకోని మరియు పునఃప్రారంభం చేయగలరు మీరు మీ సానుకూల చర్యలకు మార్గనిర్దేశం చేసే మంచి పదాలను ఉపయోగిస్తారు చివరికి త్వరలో లేదా తరువాత మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడం ప్రారంభిస్తారు ఇవి మరింత మీ పాత్రను బలోపేతం చేస్తాయి మరియు అది మీ విధిని కూడా నిర్ణయిస్తుంది కాబట్టి ఇదంతా మీరు మార్పును కోరుకోవడం ద్వారా ప్రారంభించే ప్రవహించే ప్రక్రియ మీరు ప్రారంభించండి మీరు మార్చగలరని నమ్మి మీరు కోర్సుపై విశ్వాసం కలిగి ఉంటారు ఆపై మీరు మీ ఆలోచనలను సవరించడం ఆపై మంచి పదాలను ఉపయోగించడం చర్యను అనుసరించడం ఆపై చివరికి మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోగలుగుతారు ఇది మీ స్వభావాన్ని నిర్ణయించడంతో పాటు మంచి విధికి దారితీస్తుంది ఇప్పుడు ఈ కోర్సు నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి నేను మీకు కొన్ని శీఘ్ర చిట్కాలను ఇస్తాను ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఈ కోర్సు మీరు చదివిన మగ్ అప్ చేసి ఆపై పునరుత్పత్తి చేసే ఇతర కోర్సుల వలె లేదు ఈ కోర్సు నేర్చుకోవడానికి మీరు ఎలా సిద్ధం కావచ్చు మీరు నార్మల్ మోడ్ స్టాండర్డ్ మోడ్ కి వెళ్లవచ్చని నేను సూచిస్తాను లేదా మీరు సాధారణంగా గందరగోళ సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నట్లయితేఅవి చాలా అసంబద్ధమైనవి మరియు అప్పుడు మీరు లీనియర్ మోడ్లో వెళ్లడాన్ని నమ్మరు నేను ఫజీ మోడ్ను కూడా సూచిస్తాను ఇప్పుడు సాధారణ మోడ్లో మీరు NPTEL సైట్లో పోస్ట్ చేయబడినప్పుడు మరియు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని నేను సూచిస్తున్నాను మరియు మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ మొబైల్ మరియు మీరు దానిని యాక్సెస్ చేయగలిగిన చోట వాటిని భద్రపరచండి మీరు కేవలం మీ కార్యాలయానికి వెళ్తుంటే ఒక కాపీని ఆఫీసులో ఉంచుకోండి మీరు మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఒక డెస్క్టాప్ ఉంటుంది మీరు అక్కడ ఉంచండి పై అంతస్తులో మీకు ల్యాప్టాప్ ఉంది మీరు దానిని అక్కడ కాపీ చేయండి మీరు ఎక్కడ ఉన్నా ఆపై మీకు చదవాలని అనిపించినప్పుడల్లా దానిని అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఫజ్జీ రకం అయితే అప్పుడు మీరు దానిని డౌన్లోడ్ చేయడానికి సోమరితనం కలిగి ఉంటే నేను సూచిస్తాను కనీసం దానిని భాగాలుగా డౌన్లోడ్ చేయండి 2 3 వీడియోలు లేదా కనీసం క్విజ్ కు ముందు రోజు కనీసం దానిని డౌన్లోడ్ చేయడం ప్రారంభించి ఆపై త్వరగా దాని ద్వారా వెళ్ళండి తద్వారా మీరు వారం పాఠాన్ని పూర్తి చేస్తారు ఒక వారం పాఠాన్ని వచ్చే వారానికి వాయిదా వేయవద్దు అప్పుడు అది పేరుకుపోతుంది ఆపై నెమ్మదిగా మీరు మీ ఉత్సాహాన్ని కోల్పోతారు కాబట్టి ఆ ప్రయత్నం చేయకండి రెండవ దశలో సాధారణ దశ కోసం నేను సూచిస్తాను కోర్సు నేర్చుకోవడానికి ప్రతిరోజూ ఒక గంట కేటాయించండి ప్రతి రోజు మీరు వీడియోను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఇది దాదాపు 25 నిమిషాలు ఉంటుంది అరుదుగా అది 30 కి చేరుకుంటుంది ఆపై మీరు దీన్ని చూడండి ఆపై మీరు చూస్తున్నప్పుడు మీరు ఆ క్షణం మీరు ఆ వీడియోను చూడటానికి మాత్రమే అంకితం అవుతానని నిర్ణయించుకోండి ఇది తెల్లవారుజామున 6 నుండి 7 వరకు 8 నుండి 9 వరకు లేదా సాయంత్రం 4 నుండి 5 వరకు కావచ్చు లేదా పడుకునే ముందు కూడా నేను ఈ వీడియో కోసం ఈ ఒక గంట కేటాయిస్తానని మీరు నిర్ణయించుకోవచ్చు ఇప్పుడుమీరు చూస్తున్నప్పుడు వీలైతే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి మీరు ప్రభావితం కాని టీవీ శబ్దం లేదా కాల్ బెల్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా పరధ్యానంలో లేని ప్రదేశంలో కూర్చోండి మీరు మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసిఆపై పూర్తిగా వీడియోపై దృష్టి పెట్టగలిగితే అది సహాయపడుతుందని కూడా నేను సూచిస్తాను ఇప్పుడు అది సాధ్యమేనా అని ప్రయత్నించండి మరియు మీరు వీడియోలను చూస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి మరియు నోట్స్ తీసుకోవడానికి ఒక నోట్బుక్ ఉంచండి అక్కడ ఏముందో నేను వీడియో చూసి తిరిగి వెళ్ళగలనని మీరు అనుకోవచ్చు ఏ సమయంలోనైనా కానీ ఒక నోట్బుక్ ఉంచుకుని ఆపై ముఖ్యమైన అంశాలను కొన్ని పదాలను కూడా గమనించడం నిర్దిష్ట ఆలోచనలు వాటిని గుర్తుంచుకోవడానికి మీకు సహాయపడతాయి మీరు దానిని కాగితంపై ఉంచినప్పుడు మీకు నిజంగా గుర్తుండిపోతుంది ఇది ఒక ముఖ్యమైన నియమం కానీ మీరు చూసినప్పుడు మీకు అది అంతగా గుర్తుండదు మీరు దానిని మళ్లీ మళ్లీ చూడాలి జాగ్రత్తగా వినాలి కాబట్టి మీరు చూసేటప్పుడు జాగ్రత్తగా వినండి మరియు నోట్బుక్ని ఉంచుకుని నోట్స్ రాసుకోండి మీరు నిద్రపోయే ముందు వాటిని ఆలోచించండి ఇప్పుడు మీరు ఏ సమయాన్ని ఎంచుకున్నా నిద్రపోయే ముందు కేవలం మీతో చర్చించిన వాటిని త్వరగా గుర్తుంచుకోండి ఆపై మీరు తదుపరి సారి మీకు తెలిసిన ఎవరికైనా పాయింట్లు ఆలోచనలను అందించగలరా అని చూడండి మీరు ఆ వ్యక్తితో చర్చించగలరా లేదా మీరు మీ ఆలోచనలను ఆ వ్యక్తితో పంచుకుంటారు వీలైతే మీరు మీతో పాటు కోర్సులో చేరిన భాగస్వామిని పఠన భాగస్వామిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు ఒక రకమైన సమూహ అధ్యయనాన్ని కూడా చేయవచ్చు కానీ అప్పుడు మీరు దాని గురించి ఆలోచించడం ముఖ్యం ఆపై మీరు గంబీరంగా గా ఆలోచిస్తారు లేదా ఎవరితోనైనా చర్చిస్తారు తద్వారా కాన్సెప్ట్ చాలా స్పష్టంగా మారుతుంది ఇప్పుడు మరొక సందర్భంలో మీరు అసంబద్ధమైన విషయాలను విశ్వసించే ఫజ్జి రకం అయితే మీరు క్రమమైన విషయాలను విశ్వసించరు అప్పుడు నేను సూచించేది ఏమిటంటే మీకు వీలైనప్పుడల్లా వీడియోలను చూడండి మీరు ఒక నిర్దిష్టమైన గంట ను ప్లాన్ చేయలేరని అనుకుంటే సరే మీరు ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోలేకపోతున్నారని అనుకుంటే అది కూడా సరే మీ మంచం మీద మీరు పడుకుని బాగా చదవాలనుకుంటే బస్సు లోపల బాగానే మంచం మీద విశ్రాంతి గది లో కూడా గొప్ప నవలా రచయితలు కొన్నిసార్లు వారు తమ ఆలోచనలను వారు విశ్రాంతి గదిలో స్నానం చేస్తున్నపుడు లేదా తమను తాము ఫ్రెష్ చేస్తున్నపుడు పొందాము అని చెపుతారు కాబట్టి మీరు అవి ఉపయోగించవచ్చని భావించినప్పటికీ అయితే భోజనం చేస్తున్నప్పుడు మీరు వీడియోను చూడాలనుకుంటున్నారు ఏదైనా చేయండి కానీ మీరు ఎక్కడ సౌకర్యంగా ఉన్నా మరియు మీరు ఏమి చేస్తున్నారో మరియు ఏ సమయంలో అయినా మీరు ఫజ్జీ రకంగా ఉన్నప్పటికీ దాన్ని పొందుతారు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వారపు క్విజ్ ముందు పాఠాలను పూర్తి చేయడాన్ని ఒక అంశంగా చేసుకోండి కొన్ని పాయింట్లు వ్రాసుకోండి ఇప్పుడు మీరు సాధారణ రకమైనవారైనా లేదా ఫజ్జీ రకమైనవారైనా నేను సూచించే తదుపరి దశ మీకు ఏవైనా సందేహాలు ఉంటే చర్చా వేదికలో చేరండి కాబట్టి మీరు కేవలం మనకు టిఏలు ఉన్నాయి కాబట్టి మీరు మీ సందేహాలను టిఏలను అడగవచ్చు ఇది క్లియర్ అవుతుంది మేము మీ అన్ని సందేహాలను సేకరించడానికి కూడా ప్రయత్నిస్తాము ఆపై ఈ ప్రశ్న సమాధానం ఫోరమ్ను సృష్టించడానికి ప్రయత్నిస్తాము తరచుగా అడిగే ప్రశ్నలు ఆపై మనము చాలా త్వరగా కొన్ని సాధారణ సమాధానాలను ఇస్తాము కానీ ఫోరమ్లు చాలా నిష్క్రమించే అవకాశం ఉంది మనం సందేహాలు అడిగి ఆపై చర్చించి ఆపై చర్చించే ప్రదేశం అది ఆపై మన సమాధానాలలో కొన్నింటిని కూడా సవాలు చేయండి మరియు అది మీరు నేర్చుకునే మార్గం మీరు అస్పష్టమైన రకానికి చెందినవారైనా లేదా ప్రామాణిక రకానికి చెందినవారైనా ఒక అంశంగా ఉంచండి ఫోరమ్లలో పాల్గొనండి ఆపై మీ జ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేసుకోండి ఇప్పుడు మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కావాలో లేదో ముందుకు సాగండి మీరు ఈ కోర్సును విజయవంతంగా చేస్తే మీరు సర్టిఫికేట్ పొందగలరని మీకు తెలుసు ఇప్పుడు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీకు సర్టిఫికేట్ వద్దు అని అనుకుంటే క్విజ్లు లేదా అసైన్మెంట్లలో పాల్గొనకూడదు మీరు కోరుకున్నా లేదా కోరుకోకపోయినా మీరు అన్ని క్విజ్ల అసైన్మెంట్లను మరియు ఇవ్వబడే చివరి పరీక్షను ప్రయత్నిస్తారని గుర్తుంచుకోండి కారణం ఏమిటంటే ఇది మీ అభ్యాస పురోగతిని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది దీనిని ప్రయత్నించకుండా మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు కాబట్టి మీకు సర్టిఫికేట్ పట్ల ఆసక్తి ఉన్నా దాన్ని ప్రయత్నించమని నేను సూచిస్తున్నాను లేదా కాదు కానీ మరోవైపు సర్టిఫికేట్ చాలా చెల్లుబాటు అవుతుంది ముఖ్యంగా మీరు ఒక రకమైన ట్రైనీ ప్రోగ్రామ్లకు వెళుతున్నారు ఆపై మీరు మంచి ఉద్యోగం లేదా ఉద్యోగం కోసం చూస్తున్నారు కాబట్టి ఇది ఐఐటి కాన్పూర్ నుండి అని మీరు చూపించవచ్చు ఆపై మీరు ఒక కోర్సు చేసారు కాబట్టి అది మీ C V కు కొంత చెల్లుబాటు అయ్యే వెయిటేజీని ఇవ్వబోతోంది ఏ విధంగానైనా మీరు అన్ని క్విజ్లను ప్రయత్నించాలని నేను సూచిస్తున్నాను ఏ దాన్ని మిస్ చేయకండి ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే నేర్చుకోవడం అనుభవపూర్వకంగా ఉండాలి దీని అర్థం ఇది కేవలం సమాధానాలను కలపడం కాదు మరియు అప్పుడు మేము ఇచ్చే ఖాళీలను పూరించడానికి ప్రయత్నిస్తాము కానీ మీరు దాని గురించి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఫోరమ్లను ఉపయోగించడం మీకు అర్థం కాకపోతే ఆపై మీరు నిజంగా ప్రవర్తనా మార్పును కలిగి ఉండాలంటేదానిని అనుభవపూర్వకంగా చేయండి అంటే మీరు దానిని అనుభూతి చెందాలి మీరు అర్థం చేసుకోవాలి మీరు గ్రహించాలి ఆపై మీ సహజ ప్రవృత్తి ని ఉపయోగించాలి మీ భావోద్వేగాన్ని ఉపయోగించాలి అలాగే మీ ఆలోచనను ఉపయోగించాలి ఎవరినీ అడగవద్దు ఎవరితోనూ చర్చించవద్దు కానీ మీరు ఏది ఒప్పు లేదా తప్పు అని అనుకుంటున్నారో దానిపై ఆధారపడండి ఇప్పుడు దీని అర్థం మీరు మీతో నిజాయితీగా ఉండాలి మీరు సంభావిత స్పష్టతపై సమూహ చర్చలు కలిగి ఉండవచ్చు మీరు మీ స్నేహితులతో మాట్లాడవచ్చు లేదా మా ఫోరమ్లలో కూడా మనము చర్చించవచ్చు కానీ క్విజ్లకు సమాధానం ఇచ్చేటప్పుడు కోర్సు నుండి పొందిన మీ స్వంత అంతర్దృష్టులపై ఆధారపడాలని నేను సూచిస్తున్నాను గుర్తుంచుకోండి మీరు పొందిన అంతర్దృష్టులు మీకు చాలా అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ ను అందించబోతున్నాయి ఇప్పుడు అసెస్మెంట్ పరంగామీ అభ్యాస పురోగతిని మనము అంచనా వేస్తున్నప్పుడు ఎలా అని మనము మీకు చెప్తాము మీరు ఎంత స్కోర్ చేస్తున్నారో మీరు మీ వ్యక్తిగత పురోగతిని కూడా అంచనా వేయవచ్చు కాబట్టి ప్రతి రోజు ప్రతి పాఠం నేర్చుకున్న తర్వాత మీరు సూచించిన కొత్త మార్పులకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించడానికి సూచించిన కార్యాచరణను ఆచరించండి ప్రతి వారం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి ప్రతి వారం దాని ముగింపులో మీరు నిర్ధారించుకోవాలి సరే ఈ ప్రవర్తన నేను సవరించాను ఇది కోర్సులో సూచించబడిన విషయం నేను నిజాయితీగా ప్రయత్నించాను మరియు నేను దానిని మార్చగలిగాను కాబట్టి మిమ్మల్ని మీరు అంచనా వేయండి మరియు కోర్సు ముగింపులో మీరు మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ కోర్సు గురించి బోధించేటప్పుడు సాఫ్ట్ స్కిల్స్ బోధించడానికి రెండు సాధ్యమైన విధానాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను క్రాష్ కోర్సులు ఉన్నాయి ఆపై ముఖ్యంగా కార్పొరేట్ సైట్ నుండి వారు సాఫ్ట్ స్కిల్స్ ను ఒక బాహ్య కారకం గా చూసే సాధారణ విధానాన్ని అనుసరిస్తారు మరియు తర్వాత కొన్ని భౌతిక మార్పులు చేయడం ద్వారా మీకు చెప్పడం ద్వారా మీకు కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి అందించడం కాబట్టి మీరు మీ ప్రవర్తనలో మార్పులు చేసుకోగలరు కానీ నా విధానం ఇది అంతర్గత కారకాలు మరియు వ్యక్తిత్వం యొక్క మొత్తం అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంటుంది ఇది భౌతిక మానసిక భావోద్వేగ మానసిక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక స్థాయి అని అన్ని స్థాయిలలో ప్రభావితం చేసే మార్పులతో వ్యవహరిస్తుంది నిజానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధ్యాత్మికత ఇంటెలిజెన్స్ ఎందుకు అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను నిజమైన మేధస్సు కంటే మేధస్సు చాలా ముఖ్యమైనది ఇప్పుడు కోర్సు రెండు రూపాల్లో ఉంది నేను మీకు ఇస్తున్న మొదటి రూపం డెవలపింగ్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నైపుణ్యాలకు సంబంధించిన సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ ఇప్పుడు ఈ పూర్తి మాడ్యూల్స్ తర్వాత మరొక కోర్సు ఉంటుంది పూర్తయ్యాయి ఇవి సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచడంపై ఈ కోర్సు తర్వాత అందించబడతాయి మరియు వ్యక్తిగత మరియు నిర్వహణ నైపుణ్యాలతో పూర్తిగా వ్యవహరించే వ్యక్తిత్వం ఇప్పుడు కోర్సుకు 8 వారాలు ఉంటాయి 6 మాడ్యూల్స్ ఉన్నాయి వారంలో 25 నిమిషాలు మొత్తం 48 మాడ్యూల్స్ ఉన్నాయి సుమారు 20 గంటలు కాబట్టి మీరు 20 గంటల్లో దాన్ని సాధించడం ఒక అద్భుతమైన ఘనత అని ఊహించుకోండి మీరు మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చగలుగుతారు కోర్సు నేను వ్యక్తిగతంగా మరియు వృత్తిపరమైన స్థాయిలో రెండింటినీ గుర్తించాను స్వీయ అంచనాతో ఆపై అవగాహనలను అర్థం చేసుకోవడం మీ ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించడం మనస్తత్వం మీకు ప్రేరణ గురించి ఏదైనా ఇవ్వడం ఆపై లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జీవితం మరియు కెరీర్ ప్లానింగ్ ఆపై నెమ్మదిగా కమ్యూనికేషన్ వైపు వెళ్లడం సమర్థవంతంగా కమ్యూనికేషన్ చురుకుగా వినడం ఒప్పించే ప్రసంగంప్రదర్శన నైపుణ్యాలుఆపైతరువాత సమావేశాలు నిర్వహించడం గురించి ఆపై ఇంటర్నెట్లో వ్యవహరించడం గురించి ప్రాథమిక నిబంధనలు ఇది నెటిక్వేట్ మరియు చివరికి నేను బాడీ లాంగ్వేజ్తో ముఖ్యంగా వ్యవహరిస్తాను సమూహ చర్చలు మరియు ఇంటర్వ్యూలకు సంబంధించి మరియు సాధారణంగా మీరు వ్యక్తిగత విషయాలతో వ్యవహరించేటప్పుడు మరియు పరస్పర వ్యక్తిగత సంబంధాలను వ్యవహరించేటప్పుడు ఇది ప్రణాళిక అని నేను చెప్తున్నప్పటికీనేను మొదటి వాస్తవ మాడ్యూల్తో ప్రారంభించేటప్పుడు వేరే నమూనాను అనుసరిస్తూ ఉండవచ్చు ఇప్పుడు ఇది మీకు మొత్తం ఐడియా ఇవ్వడానికి మాత్రమే కానీ అప్పుడు నేను ఒకసారి మళ్ళీ మీకు కోర్సుకు స్వాగతం పలుకుతున్నాను మరియు నేను ఈ మాడ్యూల్ మొదటి మాడ్యూల్ ని ఒక కోరికతో ముగిస్తున్నాను మీ స్వీయ ఆవిష్కరణ ప్రయాణం ప్రారంభం కాగలదు మరియు మీకు తెలిసినట్లుగా స్వీయ ఆవిష్కరణ యొక్క రొమాన్స్ ఒక అంతులేని ప్రక్రియ మరియు నేను కోరుకుంటున్నాను ఈ కోర్సు చేసే ప్రతి క్షణాన్ని మీరు ఆస్వాదిస్తారు అని మరియు ఈ ప్రక్రియలో మీరు స్వీయ ఆవిష్కరణ మరియు పూర్తి విజయాన్ని కోరుకుంటున్నాను దీన్ని చూసినందుకు ధన్యవాదాలు మరియు తదుపరి మాడ్యూల్లో మళ్లీ కలుద్దాం